ఇంజనీరింగ్ మాథెమాటిక్స్ I కి సంబంధించిన ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 16 ఈరోజు మనం రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల కోసం టేలర్ సిద్ధాంతాన్ని నేర్చుకుంటాము కాబట్టి సింగిల్ వేరియబుల్ లో ఉన్న ఫంక్షన్ యొక్క టేలర్ సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవాలి కాబట్టి x x0 పాయింట్ ని కలిగి ఉన్న ఏదో ఒక ఇంటర్వెల్ లో f ఆర్డర్ n1 వరకు ఉన్న అన్ని డెరివేటివ్ లను కలిగి ఉంటుందనుకోండి మరియు ఈ సందర్భంలో మనం ఈ fx0h ని వ్రాయవచ్చు కాబట్టి ఇది x0 యొక్క నైబర్హుడ్ లోని ఒక పాయింట్ మరియు దీనిని మనం fx0 ప్లస్ h మరియు x0 వద్ద f యొక్క మొదటి ఆర్డర్ డెరివేటివ్ ల లబ్దం ప్లస్ h22 మరియు x0 వద్ద f యొక్క సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ల లబ్దం మొదలైనవి గా వ్యక్తీకరించవచ్చు fnx0Rn కాబట్టి హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్ ఉన్న పదాలు ప్లస్ ఈ శేషం కారణంగా మనకు ఇక్కడ సమానత్వం ఉంది కాబట్టి దీనిని టేలర్ యొక్క బహుపది అని పిలుస్తాము మరియు తర్వాత ఇది శేషం మరియు ఈ టేలర్ యొక్క బహుపది లో దోషాన్ని h యొక్క ఎక్సపోనెంట్ లలో సూచిస్తాము కాబట్టి ఇది మళ్ళీ దీని కొనసాగింపు అవుతుంది కాబట్టి మనం hn1n1 మరియు తర్వాత ఈ రెండు పాయింట్ల మధ్యలో ఉండే ఒక పాయింట్ xi వద్ద n1 వ ఆర్డర్ డెరివేటివ్ ను కలిగి ఉన్నాము కాబట్టి దీనిని మనం x0 చుట్టూ విస్తరించాము మరియు ఇక్కడ మనం పరిగణలోకి తీసుకునే పాయింట్ x0h fn1x0ξx ఇక్కడ x0h అంటే x0 యొక్క నైబర్హుడ్ లో ఉండే ఒక పాయింట్ x అని అర్థం కాబట్టి ఈ పాయింట్ xi వద్ద మనం f యొక్క n1 వ ఆర్డర్ డెరివేటివ్ ను అంచనా వేశాము దీని విలువ మనకు తెలియదు కానీ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది మరియు ఇది x0 x0h ల మధ్య ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా x0h అని కూడా వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పాయింట్ x0 మరియు x0h ల మధ్య ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల కొరకు టేలర్ సిద్ధాంతాన్ని చూద్దాం కాబట్టి మనం ఒక ప్రదేశము D లో నిర్వచించబడిన ఫంక్షన్ ను తీసుకుందాము మరియు ఆ ప్రదేశంలో x0y0 అనే ఒక పాయింట్ యొక్క నైబర్హుడ్ లో మనం n1 ఆర్డర్ వరకు కంటిన్యూస్ అయ్యే పార్షియల్ డెరివేటివ్ లను కలిగి ఉన్నాము అప్పుడు ఇక్కడ మనం ఈ fx0hy0k ని వ్యక్తపరచవచ్చు కాబట్టి మళ్ళీ ఇది ఈ x0y0 యొక్క నైబర్హుడ్ లోని ఒక పాయింట్ మరియు ఈ వ్యక్తీకరణ ద్వారా ఈ నైబర్హుడ్ లో ఉన్న ఇంకొక పాయింట్ దగ్గర మనం ఈ ఫంక్షన్ విలువను పొందవచ్చు h∂xk∂ynfx0y0Rn కాబట్టి ఈ fx0hy0k ను fx0y0 మరియు ఒక వేరియబుల్ లో లాగే ఈ మొదటి ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ అంటే h మరియు x కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ ల లబ్దం ప్లస్ k మరియు y కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ ల లబ్దం మరియు హారం లో ఫ్యాక్టోరియల్ పదాలు కలిగిన భిన్నాలు ప్లస్ ఈ హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ లను కలిగిన పదాలను కలిగి ఉన్నాము కాబట్టి ఈ h∂xk∂y2 ద్వారా మనం ఏమి అర్థం చేసుకుంటామో ఇప్పుడు దానిని మనం ప్రూఫ్ లో పొందుతాము కాబట్టి ఇక్కడ మనం కొంచెం వేచి ఉండాలి ఆపై ఇది 1n h∂xk∂ynfx0y0 వరకు కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న అన్ని పార్షియల్ డెరివేటివ్స్ x0y0 వద్ద మూల్యాంకనం చేయబడతాయి తర్వాత ఇక్కడ మిగిలినది శేషం ఇది మళ్ళీ ఈ పదాల కొనసాగింపు అవుతుంది మరియు ఇక్కడ ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే మనం ఈ పాయింట్ దగ్గర f యొక్క n1 వ ఆర్డర్ డెరివేటివ్ ను కనుక్కుంటాము ఈ పదం కారణంగా ఇది కనిపిస్తుంది మరియు ఇది x0𝜃h y0𝜃k వద్ద మూల్యాంకనం చేయబడుతుంది మరియు ఈ 𝜃 విలువ 0 మరియు 1 కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పాయింట్ x0hy0k అవుతుంది మరియు మళ్ళీ ఇది x0y0 మధ్యలో ఉంటుంది కాబట్టి 𝜃 0 నుండి 1 వరకు మారినప్పుడు x0 x0 నుండి x0h వరకు మారుతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా 𝜃 0 నుండి 1 వరకు మారినప్పుడు y0 y0 నుండి y0k వరకు ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఫలితం యొక్క రుజువు ను చూద్దాం ఇది రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల కోసం టేలర్ సిద్ధాంతం మరియు దీనిని సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ మనం n విలువను 2 గా తీసుకుంటాం అంటే ఈ విస్తరణ లో మీరు మూడవ ఆర్డర్ డెరివేటివ్ వరకు ఉన్న పదాలను పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మనం ఈ x ని x0h గాను y ని y0k గాను తీసుకుంటాము మరియు t అనేది పెరామీటర్ అది 0 1 లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం fx0th y0tk కి సమానమయ్యే ఫంక్షన్ 𝜙 ను నిర్వచించాము ఈ విస్తరణ లో ఉన్న ఈ h k లు స్థిరపరచబడ్డాయి x0y0 కూడా స్థిరంగా ఉంటుంది తర్వాత ఈ t విలువ 0 1 లో మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ fx0th y0tk లో x0 y0 లు స్థిరంగా ఉంటాయి కానీ t మాత్రం మారుతూ ఉంటుంది అందువల్ల దీనిని మనం t లలో ఫంక్షన్ గా నిర్వచించాము కాబట్టి ఇది ఒక వేరియబుల్ లో వున్న ఫంక్షన్ అవుతుంది ఇది ఒక వేరియబుల్ లో ఫంక్షన్ కాబట్టి మనం t కి సంబంధించిన డెరివేటివ్ ను పొందవచ్చు కాబట్టి ఇది t కి సంబంధించిన డెరివేటివ్ మరియు ఇది మిశ్రమ ఫంక్షన్ లాంటిదని గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ మనకు x లాంటిది ఉంది మరియు దాని విలువ x0th అవుతుంది మరియు మనకు y లాంటిది ఉంది మరియు దాని విలువ y0tk అవుతుంది ఇక్కడ x y లు t లలో ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ ఫంక్షన్ 𝜙 ఒక వేరియబుల్ లో ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు మనం ఇంతకు ముందు నేర్చుకున్న అవకలనం ద్వారా t కి సంబంధించిన 𝜙 యొక్క డెరివేటివ్ 𝜙 ని లేదా t కి సంబంధించిన f యొక్క డెరివేటివ్ f ని లెక్కించవచ్చు కాబట్టి ఆ మిశ్రమ ఫార్ములా ను మనం f∂xdxdtf∂ydydt గా వ్రాయవచ్చు ఇప్పుడు మనం f∂xdxdtf∂ydydt ని లెక్కిస్తాము ఇక్కడ x విలువ x0th కాబట్టి dxdt విలువ h అవుతుంది మరియు x కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ f∂x ని మనం యధాతధంగా వ్రాశాము తర్వాత y విలువ y0tk కాబట్టి dydt విలువ k అవుతుంది మరియు y కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ f∂y ని కూడా మనం యధాతధంగా వ్రాశాము ఇక్కడ మనం ∂x ను మరియు ∂y ను x y పాయింట్ వద్ద f మీద అప్లై చేస్తాము కాబట్టి fx y ని బయట వ్రాశాము ఇప్పుడు నేను ఈ x y ని తీసి వేస్తాను కాబట్టి మనం ఈ f ని మాత్రమే వ్రాస్తాము కాబట్టి ఇక్కడ దీని అర్థం h మరియు x y పాయింట్ వద్ద లేదా x0th y0tk వద్ద f∂x విలువల లబ్దం ప్లస్ k మరియు x y పాయింట్ వద్ద లేదా x0th y0tk వద్ద f∂y ల లబ్దం అవుతుంది అదేవిధంగా మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ని కూడా లెక్కించవచ్చు కాబట్టి ఇక్కడ ఈ h తో మనకు మొదటి ఆర్డర్ పదాలున్నాయి కాబట్టి ఇది ఇక్కడ h మరియు ఇది ఇక్కడ k అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ పదం యొక్క సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ని లెక్కిస్తాము కాబట్టి h అలాగే ఉంటుంది మరియు f∂x యొక్క డెరివేటివ్ ను కనుక్కోవడానికి మళ్ళీ చైన్ రూల్ ఉపయోగించబడుతుంది కాబట్టి దీని యొక్క x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ వస్తుంది ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వస్తుంది మరియు ఇక్కడ మళ్ళీ dxdt పదం వస్తుంది మరియు దీని విలువ h అవుతుంది తర్వాత ఇక్కడ ఉన్న x కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ ను y కి సంబంధించి పాక్షిక అవకలనం చేస్తాము కాబట్టి మనం y మరియు x కి సంబంధించిన సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ 𝜕2y𝜕x 𝜕yను పొందుతాము మరియు తర్వాత మన దగ్గర ఉన్న dydtపదం వల్ల k వస్తుంది కాబట్టి మనం ఈ f∂x పై మళ్ళీ ఈ చైన్ రూల్ ను ఉపయోగించాము మరియు అదేవిధంగా ఇక్కడ ఇవ్వబడిన ఈ f∂y పై కూడా ఈ చైన్ రూల్ ని ఉపయోగించాము ఇప్పుడు దీనిని మరింత స్పష్టంగా చూద్దాం ఇక్కడ ఉన్న ఈ పదం f∂x కు డెరివేటివ్ ను తీసుకుంటే వస్తుంది మరియు ఇక్కడ ఇప్పటికే ఈ h ఉంది ఇక్కడ k ఉంది మరియు ఇక్కడ ఉన్న ఈ పదం ddtf∂y ని లెక్కించడం ద్వారా వచ్చింది కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ ఈ చైన్ రూల్ ని ఉపయోగించాము దీని ద్వారా x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అవుతుంది మరియు ఈ dxdt విలువ h అవుతుంది తర్వాత ఇక్కడ y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ఉంది మరియు ఈ dydt విలువ k అవుతుంది ఇప్పుడు మనం దీనిని ఇంకొంచెం సరళీకృత రూపంలో వ్రాసాము కాబట్టి ఇక్కడ h2మరియు ఇక్కడ hk మరియు ఇక్కడ kh ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ 2fxy మరియు 2fyx లు రెండూ సమానం అవుతాయి కాబట్టి ఈ రెండు పదాలను కలపడం వల్ల మనం 2hk2f xy ని పొందుతాము తర్వాత ఇక్కడ ఈ k2 మరియు సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ 2fy2 ల లబ్దం ఉంటుంది తర్వాత మనం మూడవ ఆర్డర్ పదాన్ని కూడా లెక్కించవచ్చు కాబట్టి మనం మూడవ ఆర్డర్ పదాన్ని లెక్కించడానికి ముందు మనం h22hkk2 లాగా ఉండే ఈ సౌకర్యవంతమైన రూపాన్ని వ్రాశాము సంజ్ఞాత్మక సౌలభ్యం కోసం మనం దీనిని hk2 లాగా అంటే h∂xk∂y2fx0th y0tk గా వ్రాశాము ఎందుకంటే ఇక్కడ మనం ఈ సెకండ్ ఆర్డర్ పదం ఇక్కడ కూడా hk లాంటి ఈ మిశ్రమ పదం మరియు ఇక్కడ y కి సంబంధించిన సెకండ్ ఆర్డర్ పదాలను కలిగి ఉన్నాము ఇది సెకండ్ ఆర్డర్ పదం కాబట్టి మనం ఈ కుండలీకరణము లోపల వ్రాశాము కాబట్టి ఈ స్క్వేర్ యొక్క అర్థం h2 మరియు x కి సంబంధించిన సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ k2 మరియు y కి సంబంధించిన సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ మరియు 2hk మరియు మిశ్రమ ఆర్డర్ డెరివేటివ్ అని అంతేకానీ ఈ ∂x యొక్క స్క్వేర్ మరియు ఈ ∂y యొక్క స్క్వేర్ అని కాదు కాబట్టి ఇక్కడ h∂xk∂y2 అంటే ఈ రెండు పదాల స్క్వేర్ కాదని సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ కలిగిన పదాలలో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా మనం మూడవ ఆర్డర్ డెరివేటివ్ ని లెక్కించవచ్చు కాబట్టి ఇప్పుడు నేను దీనిని వివరించను కాబట్టి ఇక్కడ ఈ h2 పదం కోసం మళ్ళీ మనం ఈ చైన్ రూల్ ని ఉపయోగించాలి తర్వాత మళ్ళీ ఇక్కడ మరియు ఇక్కడ కూడా అంటే ఈ మూడు పదాలలో మనం చైన్ రూల్ ని ఉపయోగించాలి తర్వాత ఈ h2 పదం కోసం మనం మళ్ళీ ఈ చైన్ రూల్ ని ఉపయోగించాలి తర్వాత ఇక్కడ మరియు ఇక్కడ కూడా అంటే ఈ మూడు పదాలలో మనం చైన్ రూల్ ని ఉపయోగించాలి కాబట్టి h2 తో ఇది మొదటి పదం తర్వాత 2hk మరియు k2 మరియు మరెన్నో పదాలుంటాయి తర్వాత మనం దీనిని మరింత సరళీకృత రూపంలో వ్రాశాము కాబట్టి 3h2k ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ మనకు h2k ఉంది మరియు ఇక్కడ కూడా మనకు h2k ఉంది మరియు ఈ మూడవ ఆర్డర్ డెరివేటివ్ లు కంటిన్యుటీ ని కలిగి వున్నాయనుకోండి కాబట్టి మనం రెండుసార్లు x కి మరియు ఒకసారి y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ 3x2yమరియు మొదట y కి తర్వాత రెండుసార్లు x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ 3yx2 లు రెండూ సమానమని అనుకోవచ్చు కాబట్టి వాటిని సమానమని పరిగణిస్తే మనకు ఈ పదాలున్నాయి సులభంగా ఉండటం కోసం మళ్ళీ మనం ఈ విధంగా వ్రాశాము ఎందుకంటే ఇది h33 h2k 3hk2 మరియు k3 పదాలలో క్యూబిక్ పదం లాంటిది కాబట్టి మనం ఈ మూడవ ఆర్డర్ డెరివేటివ్ లు కలిగిన పదాలను ఈ క్యూబ్ పదాలలో కలిగి ఉన్నాము మరియు ఈ పాయింట్ దగ్గర ఈ f ను మళ్ళీ కలిపాము ఒక వేరియబుల్ లో ఉన్న ఫంక్షన్ 𝜙 కోసం ఇప్పుడు మనం టేలర్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఇది టేలర్ సిద్ధాంతం లో ఒక వేరియబుల్ కి సంబంధించిన సందర్భం దీనివల్ల మనకు 𝜙 విలువ 𝜙 t𝜙0 అవుతుంది మూడవ ఆర్డర్ పదంలో t33 కాబట్టి మనం దీనిని ఏ ఆర్డర్ పదానికైనా పొడిగించవచ్చు కాబట్టి 𝜙 యొక్క మూడవ ఆర్డర్ డెరివేటివ్ 𝜙t లో మనం t ని 𝜃 గా తీసుకుందాం ఇప్పుడు మనం ఈ t స్థానంలో 1 ని ప్రతిక్షేపిస్తాము ఎందుకంటే ఈ t విలువ 0 నుండి 1 వరకు మారుతూ ఉంటుంది కాబట్టి ఈ t యొక్క ఏ విలువ కైనా ఇది నిజం కాబట్టి మనం ఈ t విలువ ను 1 గా తీసుకున్నాము అందువల్ల ఇక్కడ మనం కేవలం ఈ 𝜃 ని మాత్రమే పొందుతాము ఇప్పుడు మనం లెక్కించిన ఈ 𝜙 ని ఇక్కడ ప్రతిక్షేపిస్తాము ఒక వేరియబుల్ కి సంబంధించిన టేలర్ సిద్ధాంతం వల్ల ఈ 𝜙 విలువ 𝜙 మరియు 𝜙 మరియు ఇంకొన్ని పదాలలో ఉంటుంది తర్వాత ఈ t స్థానంలో 0 నుండి 1 వరకు ఏదైనా విలువను ప్రతిక్షేపించవచ్చు కాబట్టి 1 వద్ద 𝜙 విలువ అంటే t విలువను 1 గా తీసుకున్నామని అర్థం కాబట్టి ఈ t విలువ 1 అవుతుంది కాబట్టి మనం 𝜙 ను fx0h y0k గా మరియు t 0 అయినప్పుడు 𝜙 ను fx0 y0 గా మరియు 𝜙ను h∂xk∂yfx0 y0 గా పొందుతాము అదేవిధంగా సెకండ్ ఆర్డర్ పదం కోసం మరల t విలువ 0 గా సెట్ చేయబడుతుంది కాబట్టి మనం ఈ పాయింట్ x0 y0 ను కలిగి ఉంటాము మరియు దీని కొరకు ఇక్కడ మూడవ ఆర్డర్ డెరివేటివ్ 𝜃 వద్ద లెక్కించబడుతుంది కాబట్టి ఇక్కడ t ఈ 𝜃 ద్వారా భర్తీ చేయబడుతుంది మరియు ఇక్కడ కూడా ఈ 𝜃 ద్వారా భర్తీ చేయబడుతుంది అప్పుడు మనం ఈ మూడవ ఆర్డర్ పదాలను కలిగి ఉన్నాము కాబట్టి fx0𝜃h y0𝜃k రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క టేలర్ సిద్ధాంతం కోసం మనం నిరూపించాలనుకున్న ఫలితం మరియు సాధారణంగా మనం ఆ విస్తరణను ఒక వేరియబుల్ లో ఉన్న టేలర్ సిద్ధాంతానికి పొడిగించవచ్చు ఆపై మనం రెండు వేరియబుల్స్ కోసం కూడా పొందవచ్చు కాబట్టి సాధారణంగా మనకు fx0h y0k యొక్క ఫలితం ఉంది మరియు మనం దీనిని కొనసాగించవచ్చు కాబట్టి మనం ఈ స్క్వేర్ పదాన్ని ఈ క్యూబిక్ పదాన్ని మరియు ఈ n వ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ కలిగిన పదాన్ని మరియు తర్వాత ఈ శేషాలను కలిగి ఉన్నాము ఇక్కడ మనం ఈ సాధారణ పాయింట్ x0𝜃h y0𝜃k ని కలిగి ఉన్నాము మరియు ఇక్కడ 𝜃 విలువ 0 కి 1 కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ 𝜃 0 నుండి 1 వరకు మారేటప్పుడు x0 విలువ x0h కు మరియు y0 విలువ y0 నుండి y0k కు మారుతుంది మరియు ప్రత్యామ్నాయంగా మనం ఈ వ్యక్తీకరణను fx y fx0 y0 గా కూడా వ్రాయవచ్చు ఇక్కడ తేడా ఏమిటంటే ఇది fx0h y0k మరియు ఇప్పుడు ఇక్కడ fx y పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ h విలువ x0h మరియు x0 ల మధ్య భేదం అవుతుంది ఇప్పుడు ఈ వ్యక్తీకరణ లో h విలువ x మరియు x0 ల మధ్య భేదం అవుతుంది అంటే h x x0 అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ఈ h ను కలిగి ఉన్నాము కాబట్టి ఇక్కడ కూడా మనకు ఈ h ఉంది మరియు ఇది x0h మరియు x0 ల మధ్య భేదం అవుతుంది కాబట్టి h అక్కడ కనిపిస్తోంది కానీ ఈ సందర్భంలో మనం x y పాయింట్ ను x0 y0 పరిసరాల్లో తీసుకున్నప్పుడు h విలువ x మరియు x0 ల మధ్య భేదం అవుతుంది కాబట్టి ఇక్కడ x x0 h అవుతుంది మరియు ఈ y y0 k అవుతుంది దీనివల్ల fx0𝜃 y0𝜃 విలువ fx0𝜃h y0𝜃kఅవుతుంది మరియు మిగిలినవన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు మనం ఈ టేలర్ విస్తరణ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ను చూద్దాం అందులో మొదటిది fx y x yxyయొక్క రెండవ తరగతి బహుపది ని అంచనా వేయటం కాబట్టి మనం ఈ పాయింట్ 1 1 చుట్టూ కేవలం రెండవ తరగతి బహుపది వరకు మాత్రమే కనుక్కోవాలనుకుంటున్నాము కాబట్టి మనం మొత్తం టేలర్ సిద్ధాంతాన్ని ఇక్కడ వ్రాయడం లేదు రెండవ తరగతి బహుపది వరకు మాత్రమే అంచనా వేయాలనుకుంటున్నాము కాబట్టి ఫార్ములాను తీసుకోవడానికి మనం వెనక్కి వెళ్దాం ఈ పదం వరకు మనం ఈ పాయింట్ x0 y0 దగ్గర రాసినట్లయితే ఇది ఈ పాయింట్ వద్ద టేలర్ బహుపది ని సూచిస్తుంది మరియు మనం దీనిని చేర్చినట్లయితే అప్పుడు దీనిని టేలర్ సిద్ధాంతం లేదా శేషం ను కలిగి ఉన్న టేలర్ ఫలితం అని పిలుస్తాము కానీ మనం ఈ శేషం ను వదిలివేస్తే అప్పుడు ఇది ఈ పాయింట్ x0 y0 యొక్క నైబర్హుడ్ లో ఉన్న ఈ పాయింట్ x0h y0k వద్ద f యొక్క ఉజ్జాయింపు అవుతుంది మనం ఈ n విలువను నిర్ణయించి మరియు శేషం Rn ను రాయకపోతే అది టేలర్ బహుపది అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ పాయింట్ x0 y0 వద్ద ఈ ఫంక్షన్ యొక్క రెండవ తరగతి బహుపది ని కనుగొనడంలో ఆసక్తిని కలిగి ఉన్నాము కాబట్టి మనం దీని యొక్క x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ని పొందాలి అంటే మనం దీనిలో y ని స్థిరాంకం గా తీసుకుని x కి సంబంధించి అవకలనం చేస్తాము ఇప్పుడు ఇక్కడ మనం కోషెంట్ రూల్ ని అప్లై చేస్తాము అందువల్ల ఇక్కడ ఈ x y పదం అంతే ఉంటుంది మరియు ఈ లవం x y యొక్క x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ 1 అవుతుంది మరియు తర్వాత మైనస్ ఉంటుంది మరియు ఈ x y పదం మరియు ఈ x y యొక్క x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ 1 ఉంటుంది మరియు హారంలో x y2 ఉంటుంది దీనిని సరళీకృతం చేసినప్పుడు లవం లో 2y పదం మరియు హారంలో x y2 పదం ఉంటుంది 1 1 వద్ద దీనిని లెక్కిస్తే ఇది 222 అంటే 12 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 12 పదాన్ని కలిగి ఉన్నాము ఇదేవిధంగా మనం y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ని కనుక్కుంటాము దాని విలువ 2xx y2 అవుతుంది మరియు 1 1 వద్ద దీని విలువ 12 అవుతుంది మనకు రెండవ తరగతి పదం వరకు అవసరం కాబట్టి మనం కనీసం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వరకు కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు మనం fxxను కనుక్కుందాం దానికోసం y ని స్థిరాంకం గా తీసుకొని fx ను మరలా x కి సంబంధించి అవకలనం చేయాలి కాబట్టి ఇక్కడ 2y స్థిరాంకం గా పరిగణించబడుతుంది కాబట్టి మనం 1x y2 ని కలిగి ఉన్నాము మరియు మనం x కి సంబంధించి అవకలనం చేసినప్పుడు ఇది 2x y3 అవుతుంది కాబట్టి 2 మరియు ఈ 2y కలిపి 4y అవుతుంది మరియు హారం లో x y3 ఉంటుంది 1 1 పాయింట్ వద్ద దీని విలువ 12 అవుతుంది అదేవిధంగా fy ని మరలా y కి సంబంధించి అవకలనం చేయడం ద్వారా మనం fyy ని పొందుతాము కాబట్టి ఇక్కడ మనం 4xx y3 ని పొందుతాము మరియు 1 1 పాయింట్ వద్ద దీని విలువ 12 అవుతుంది కాబట్టి మనం అక్కడ 12 ని పొందుతాము మరియు ఈ మిశ్రమ ఆర్డర్ పదాన్ని fx ని y కి సంబంధించి పాక్షిక అవకలనం చేయడం ద్వారా కానీ లేదా fy ని x కి సంబంధించి పాక్షిక అవకలన చేయడం ద్వారా కానీ పొందుతాము కాబట్టి ఈ మిశ్రమ ఆర్డర్ డెరివేటివ్ fxy విలువ 2x 2yx y3 అవుతుంది మరియు ఇప్పుడు మనం దీని విలువ ను 11 పాయింట్ వద్ద లెక్కించాలి 11 ని ప్రతిక్షేపించినప్పుడు ఇక్కడ 2 2 0 అవుతుంది కాబట్టి దీని విలువను మనం 0 గా పొందుతాము కాబట్టి ఇప్పుడు మనం 1 1 వద్ద fx విలువను 12 గా fy విలువను 12 గా సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ fxx ను 12 గా fyy ను 12 గా మరియు fxy ను 0 గా పొందాము కాబట్టి నేను చెప్పినట్లుగా రెండవ తరగతి బహుపది కొరకు మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ వరకు కనుక్కోవాలి కాబట్టి మనం f1 1 fx1 1 మరియు fy1 1 లను కలిగి ఉన్నాము ఇక్కడ fx మరియు fy లు మొదటి ఆర్డర్ డెరివేటివ్ లు fx1 1కాబట్టి ఈ భేదం h అవుతుంది మరియు fy1 1 కాబట్టి మరలా ఇక్కడ ఈ భేదం h అవుతుంది తర్వాత మనం ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ fxx ను 12 తో కలిగి ఉంటాము ఇక్కడ 12 విలువ 12 అవుతుంది తర్వాత ఇక్కడ ఉన్న 2 ను h2 గా తీసుకుంటాము మరియు ఈ పదం లో 2 ఉంటుంది మరియు ఈ 12 వల్ల ఇది 1 అవుతుంది కాబట్టి ఈ పదం fxy1 1 అవుతుంది తర్వాత మనం y కి సంబంధించిన సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ fyy ను 2 తో కలిగి ఉన్నాము కాబట్టి మనం ఈ విలువలను ఇక్కడ ప్రతిక్షేపించవచ్చు ఇక్కడ ఇవ్వబడిన ఫంక్షన్ కారణంగా f1 1 విలువ 0 అవుతుంది మరియు fx1 1 విలువ 12 అవుతుంది కాబట్టి మనం 12 ను మరలా 12ను కలిగి ఉన్నాము తర్వాత 12 fxx1 12 విలువ 142 అవుతుంది మిశ్రమ ఆర్డర్ డెరివేటివ్ 0 కాబట్టి ఈ పదం 0 అవుతుంది తర్వాత మనకు 12 ఉంది మరలా fyy1 1 విలువ 12 అవుతుంది కాబట్టి ఈ పదం 142 అవుతుంది కాబట్టి ఇది ఈ పాయింట్ 1 1 యొక్క నైబర్హుడ్ లో ఫంక్షన్ ను అంచనావేసే సెకండ్ ఆర్డర్ బహుపది మరియు ఈ బహుపది యొక్క ఖచ్చితత్వం మనం 1 1 కి ఎంత దూరంలో ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది మనం 1 1 కి చాలా దగ్గరగా ఉండే నైబర్హుడ్ లో ఉన్నట్లయితే ఇది మనకు ఫంక్షన్ యొక్క మంచి అంచనాను ఇస్తుంది ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం ను చూద్దాం ఇక్కడ fx y x 2 xy y 2 గా ఇవ్వబడింది మరియు ఇది ఈ పాయింట్ 1 1 వద్ద టేలర్ బహుపది ద్వారా అంచనా వేయబడింది ఇప్పుడు మనం ఈ చతురస్రం |x 1| ≤ 0 1 లోని ఒక పాయింట్ వద్ద ఈ ఉజ్జాయింపు లోని గరిష్ట దోషాన్ని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మీరు చర్చించదలచినది ఏమిటంటే ఉదాహరణకు మనం 1 1 పాయింట్ ను కలిగి ఉంటే ఆ బిందువు చుట్టూ ఈ ఫంక్షన్ ను సరళ ఉజ్జాయింపు ద్వారా విస్తరిస్తున్నాము కాబట్టి ఉజ్జాయింపు లో సరళ పదాలు మాత్రమే పరిగణించబడతాయి మరియు ఈ పాయింట్ ద్వారా మనం 1 1 చుట్టూ ఉన్న చతురస్రం లో ఏ పాయింట్ ని తీసుకున్నా ఈ సరళ ఉజ్జాయింపు లో గరిష్ట దోషాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఇది x y పాయింట్ మరియు ఇది 0 1 అవుతుంది మరియు ఇది మొత్తం h అవుతుంది మరియు దీని విలువ 0 1 అవుతుంది కాబట్టి మనం ఈ పాయింట్ చుట్టూ ఉన్న ఈ చతురస్ర పరిసరాలలో ఏదైనా పాయింట్ ను తీసుకుంటే అక్కడ ఈ ఫంక్షన్ యొక్క సరళ ఉజ్జాయింపు లో గరిష్ట ఎర్రర్ ఏమిటో మనం కనుక్కోవాలనుకుంటున్నాము కాబట్టి ఆ సందర్భంలో మనం శేషం ను నేరుగా ఉపయోగించుకుంటాము కాబట్టి మనం x కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ fxx yను లెక్కించవచ్చు ఇక్కడ దాని విలువ 2x y అవుతుంది అలాగే y కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ fyx y విలువ x 2y అవుతుంది అలాగే సెకండ్ ఆర్డర్ పదాలను కూడా కనుక్కుంటాం x కి సంబంధించిన fx యొక్క పార్షియల్ డెరివేటివ్ fxx విలువ 2 అవుతుంది మరియు y కి సంబంధించిన fy యొక్క పార్షియల్ డెరివేటివ్ fyy విలువ కూడా 2 అవుతుంది మరియు ఈ మిశ్రమ పదం 1 అవుతుంది మరియు శేషం ను ఈ లీనియర్ పదం తర్వాత వ్రాస్తాము కాబట్టి శేషం గా రెండవ తరగతి పదం వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఇంతకుముందు చర్చించిన శేషం మరియు మనం దీనిని ఈ రూపంలో వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ శేషం 122fxx2fxy 2fyy అవుతుంది కాబట్టి ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ ని మనం ఇప్పటికే లెక్కించాము మరియు అవి ఈ సందర్భంలో స్థిరాం కాలు గా ఉన్నాయి మనం fxx విలువను 2 గా fxy విలువను 1 గా మరియు fyy విలువను 2 గా కలిగి ఉన్నాము కాబట్టి వీటిని ప్రతిక్షేపించిన తరువాత మనం ఈ శేషం ను 2 2 గా కలిగి ఉంటాము మనకు |x 1| ≤ 0 1 మరియు |y 1| ≤ 0 1 గా ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ R1 యొక్క ఉజ్జాయింపు ను పొందడానికి మనం ఈ నిబంధనలను ఇక్కడ వ్రాయవచ్చు అప్పుడు R1≤0 03 అవుతుంది మరియు ఇక్కడ దీనిని గరిష్ట ఎర్రర్ అని వ్రాశాము ఇప్పుడు చివరి ప్రాబ్లం ను చూద్దాం ఇక్కడ మనం 0 0 వద్ద cosxy యొక్క టేలర్ ఫార్ములాను ఈ మూడవ ఆర్డర్ డెరివేటివ్ లు కలిగిన పదాల వరకు కలిగి ఉన్నాము కాబట్టి మళ్లీ ఇది శేషం ను కలిగి ఉన్న టేలర్ సిద్ధాంతం మరియు ఇక్కడ మనం ఈ మూడవ ఆర్డర్ పదాలను పరిగణలోకి తీసుకుంటాము కాబట్టి మనం ఈ f0 0 ని లెక్కించాలి అది ఈ సందర్భంలో 1 అవుతుంది కాబట్టి cos విలువ 1 అవుతుంది తర్వాత మనం మొదటి ఆర్డర్ డెరివేటివ్ లను లెక్కించాలి కాబట్టి fxx yవిలువ sinx y అవుతుంది మరియు 0 0 వద్ద దీని విలువ 0 అవుతుంది అలాగే y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fyx y విలువ కూడా sinx y అవుతుంది మరియు 0 0 వద్ద దీని విలువ 0 అవుతుంది అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ లను కనుక్కుంటాము కాబట్టి fxxx y fxyx yమరియు fyyx y లు మూడూ cosx y అవుతాయి మరియు 0 0 వద్ద వాటి విలువ 1 అవుతుంది అదేవిధంగా మూడవ ఆర్డర్ డెరివేటివ్ లను మరలా sinx y గా పొందుతాము మరియు ఈ మూడవ ఆర్డర్ డెరివేటివ్ లను మనం 𝜃x 𝜃y వద్ద లెక్కించాలి కాబట్టి ఈ 𝜃x 𝜃y పాయింట్ వద్ద ఇది sin𝜃x𝜃y అవుతుంది మరియు ఇప్పుడు మనం ఈ విస్తరణ లో వీటిని ప్రతిక్షేపించవచ్చు కాబట్టి ఈ విస్తరణ లో f0 0 విలువ 1 మరియు ఈ మొదటి ఆర్డర్ డెరివేటివ్ లు 0 సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ లు 1 మరియు మూడవ ఆర్డర్ డెరివేటివ్ ల విలువ sin𝜃x𝜃y అవుతాయి కాబట్టి ఈ సరళీకరణ తర్వాత ఇక్కడ మనం sin𝜃x 𝜃y ను కలిగి ఉంటాము కాబట్టి ఈ విస్తరణ 1 12 x y2 13 x y3sin𝜃x 𝜃y అవుతుంది మనం రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల కోసం ఈ టేలర్ సిద్ధాంతాన్ని నేర్చుకున్నాము మరియు ఈ సందర్భంలో మనం గమనించినది ఏమిటంటే ఇది ఒక వేరియబుల్ లో ఉన్న ఈ ఫంక్షన్ల యొక్క పొడిగింపు అవుతుంది లేదా దీని విలువ ను ఈ విస్తరణ లో ఉన్న పదాల పరంగా పొందవచ్చు కాబట్టి ఇవి మొదటి ఆర్డర్ పదాలు ఇక్కడ సెకండ్ ఆర్డర్ పదాలు h2 k2 మరియు 2hk తో ఉన్నాయి మరియు అదేవిధంగా మనం ఇక్కడ n వ ఆర్డర్ వరకు డెరివేటివ్ లు కలిగిన పదాలను కలిగి ఉంటాము మరియు ఇది శేషం ఇక్కడ ఈ శేషం లో దోషాన్ని పొందడానికి లేదా ఈ ఉజ్జాయింపులో దోషాన్ని అంచనా వేయడానికి తరచుగా ఉపయోగపడుతుంది ఈ ఉపన్యాసం ను తయారుచేయడానికి మేము ఈ రిఫరెన్స్ లను ఉపయోగించాము ధన్యవాదములు